మాడ్యూల్ 3లో పునరావృతమయ్యే స్టేట్మెంట్లను పరిశీలిస్తాము ఇప్పటివరకు మనం if మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఉపయోగించి సెలక్షన్ రెండింటినీ షరతులతో కూడిన స్టేట్మెంట్లను చూశాము ఇప్పుడు మేము పునరావృతమయ్యే స్టేట్మెంట్ లను పరిశీలిస్తాము రిపిటీటివ్ స్టేట్మెంట్లను లూప్స్ అని కూడా అంటారు ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్లను ఏర్పరుస్తుంది ఎందుకంటే మీరు ఆపరేషన్ల శ్రేణిని ఇటరేట్ లేదా రిపీట్ చేయవచ్చు ఇది చాలా అల్గారిథమ్లలో ఉపయోగపడుతుంది మరియు ఇది చాలా ప్రాథమిక నిర్మాణం C అనేది for స్టేట్మెంట్ while స్టేట్మెంట్ మరియు do while స్టేట్మెంట్స్ అని మూడు విభిన్న రకాల రిపిటీటివ్ స్టేట్మెంట్లను అందిస్తుంది మేము వాటిలో ప్రతి ఒక్కటి చూస్తాము మరియు వాటిలో ప్రతిదానికి ప్రేరణ కలిగించే ఉదాహరణలను చూస్తాము కాబట్టి ఏదైనా లూప్ స్ట్రక్చర్ లో మీరు ఏ భాషను ఎంచుకున్నా మీరు ఎక్సిక్యూట్ చేయగల రెండు రకాల లూప్లు ఉన్నాయి మీరు వాటిని కౌంటర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు లేదా సెంటినల్ కంట్రోల్డ్ అని పిలుస్తారు కాబట్టి కౌంటర్ కంట్రోల్లో మీ వద్ద ఉన్నది ఏమిటంటే మీరు ఆపరేషన్ల సెట్ ని కలిగి ఉన్నారు మరియు మీరు దానిని నిర్దిష్ట సంఖ్య సార్లు రిపీట్ చేయాలనుకుంటున్నారు మరియు ఈ నెంబర్ సార్లు మీరు రిపీట్ చేయాలి ఇది మీకు ఇప్పటికే తెలుసు అయితే సెంటినెల్ కంట్రోల్డ్ లో మీరు ఒక సర్టెన్ కండిషన్ నెరవేరే వరకు లూప్ చేస్తూనే ఉంటారు ఉదాహరణకు మీరు వినియోగదారు ఇన్పుట్ మైనస్ 1 ఇచ్చే వరకు వేచి ఉండవచ్చు మరియు యూజర్ మైనస్ 1 ఇన్పుట్ ఇచ్చే వరకు మీరు చర్యల సెట్ను రిపీట్ చేయాలనుకుంటున్నారు బహుశా మీరు నెంబర్ యొక్క ఫ్యాక్టర్ లను కనుగొనాలనుకుంటున్నారు కానీ యూజర్ ఈ నంబర్లను ఇవ్వడం కొనసాగించవచ్చు ఏదో ఒక సమయంలో యూజర్ మైనస్ 1ని ఇన్పుట్ చేస్తే మీరు ప్రోగ్రామ్ను ఆపివేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు అలాంటిదే కావాలంటే యూజర్ ఎన్ని ఇన్పుట్లను ఇవ్వబోతున్నారో మీకు ముందుగా తెలియదు అటువంటి సందర్భాలలో సెంటినల్ కంట్రోల్డ్ స్ట్రక్చర్స్ ఉపయోగకరంగా ఉంటాయి మరియు ఈ స్ట్రక్చర్ లో సాధారణంగా ఇటరేషన్ ల సంఖ్య పరిష్కరించబడుతున్న సమస్యపై కాకుండా ఇన్పుట్పై ఆధారపడి ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది మనం మొదటి for loop తో ప్రారంభిద్దాం కాబట్టి for loop అనేది నిజానికి for లూప్ కంస్ట్రక్ట్ అనేది కౌంటర్ కంట్రోల్డ్ రిపిటీషన్ స్ట్రక్చర్ మీ వద్ద ఉన్న దానితో మీరు కొంత కౌంటర్ యొక్క ప్రారంభ విలువ తో ప్రారంభించండి మరియు మీరు ఫైనల్ వ్యాల్యూ ను చేరుకునే వరకు మేము ముందుకు సాగుతున్నప్పుడు మీరు కౌంటర్ను సవరించండి కాబట్టి మనం నెంబర్ 1తో ప్రారంభించవచ్చు రెండు స్టెప్ లతో పెంచండి మరియు మనం 43 వద్ద ఆపేద్దాం ఆ సందర్భంలో మనం అన్ని బేసి నెంబర్ లను ఉపయోగిస్తాము కాబట్టి మేము 1 నుండి రెండు స్టెప్స్ లో వెళుతున్నాము కాబట్టి మనం 1 3 5 7 మరియు 43 వరకు వెళ్తాము లేదా మనం కేవలం 20 టైమ్స్ ప్రింట్ హలో అని చెప్పవచ్చు ఆ సందర్భంలో మనం ప్రారంభ వ్యాల్యూ ను 1 వద్ద ప్రారంభిస్తాము కౌంటర్ 1 ఇంక్రిమెంట్తో కోనసాగుతోంది మరియు అది 20 వద్ద ఆగిపోతుంది కాబట్టి ఈ for లూప్ C లో చేసే విధంగా ఉంటుంది ఇది ప్రోగ్రామర్ల ప్రారంభ వ్యాల్యూ ను పేర్కొనడానికి అనుమతిస్తుంది కౌంటర్కు మాడిఫికేషన్ అలాగే ఫైనల్ విలువ పేర్కొనడానికి అనుమతిస్తుంది మరియు దాని పైన మీరు నిజంగా చాలా సార్లు ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని బాడీ లో ఉంచడానికి అనుమతిస్తుంది బేసిక్ వ్యక్తీకరణను చూద్దాం మీకు for లూప్ ఉంది మరియు అది మొదలవుతుంది ఇది ఇలా పనిచేస్తుంది కాబట్టి మీ దగ్గర for ఉంది ఇది కీలక పదం మరియు మీకు ఈ రెండు కుండలీకరణాలు ఉన్నాయి మరియు మీకు మూడు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 మరియు ఎక్స్ప్రెషన్ 3 మరియు లూప్ యొక్క బాడీలో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి దీని అర్థం మీరు ఎక్స్ప్రెషన్ 1ని ఎవాల్యుయేట్ చేస్తారు కాబట్టి ఎక్స్ప్రెషన్ 1 అనేది కేవలం ప్రారంభించడం అవుతుంది మరియు మీరు ఏదో ఒకటి రిపీట్ చేస్తారు మరియు మీరు ఏమి రిపీట్ చేస్తారు మీరు ఎక్స్ప్రెషన్ 2ని ఎవాల్యుయేట్ చేస్తారు ఇది నిజమైతే మీరు స్టేట్మెంట్ ను ఎక్సిక్యూట్ చేస్తారు అది తప్పు అయితే మీరు లూప్ నుండి నిష్క్రమించండి కాబట్టి మీరు స్టేట్మెంట్ను ఎక్సిక్యూట్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ 2 నిజమో కాదో తనిఖీ చేయండి అది నిజమైతే మీరు స్టేట్మెంట్ను ఎక్సిక్యూట్ చేసి ఎక్స్ప్రెషన్ 3 ని ఎవాల్యుయేట్ చేయండి అది తప్పు అయితే లూప్ నుండి నిష్క్రమించండి సాధారణంగా మీరు కలిగి ఉన్న స్టేట్మెంట్ అనేది కోడ్ బ్లాక్ అవుతుంది అందువల్ల సాధారణంగా మీరు దీన్ని బ్రేసెస్ లలో ఉంచాలి కాబట్టి మీకు సాధారణంగా ఇక్కడ మరియు ఇక్కడ బ్రేసెస్ అవసరం ఎందుకంటే అది కోడ్ బ్లాక్ ని కలిగి ఉంటుంది మొదటి 20 ఆడ్ నెంబర్ ల మొత్తాన్ని గణించే ఈ చిన్న ఉదాహరణను తీసుకుందాం అలా చేయడానికి మనం ఏమి చేయబోతున్నాం అంటే సమ్ అనే వేరియబుల్ ఉంటుంది ఇది 0 తో ప్రారంభించబడింది మరియు దానికి మేము k ని రిపీటెడ్ గా యాడ్ చేయబోతున్నాము మరియు k అనేది 1 వద్ద ప్రారంభమయ్యే ఆడ్ నెంబర్ ల సిరీస్ లూప్ స్ట్రక్చర్ ని చూద్దాం మీరు for loop యొక్క స్ట్రక్చర్ ని గమనించినట్లయితే for loop i1 i 20i గా ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూస్తున్న ఈ బాడీ సరిగ్గా 20 సార్లు ఎక్సిక్యూట్ చేయబడుతుంది ప్రోగ్రామ్ యొక్క మొత్తం స్ట్రక్చర్ ఏమిటో చూద్దాం మేము k ని మొదటి ఆడ్ నెంబర్ గా సెట్ చేసాము అది 1 మరియు i అనేది లూప్ ఇటరేటర్ లేదా లూప్ కంట్రోల్ వేరియబుల్ మరియు i 20 అనేది టర్మినేషన్ కండిషన్ మేము i ప్లస్ ప్లస్ i ను ఉపయోగించి 1 పరంగా i పెంచడం వలన ఈ లూప్ సరిగ్గా 20 సార్లు రన్ అవుతుంది మరియు లూప్ యొక్క బాడీ ఆ విధంగా ఉంటుంది k అనేది ith ఆడ్ నెంబర్ ను ట్రాక్ చేస్తుంది మొదటి ఇటరేషన్లో k అనేది 1 అవుతుంది మరియు రెండవ ఇటరేషన్ లో k అనేది 3 మరియు అలా ఉండాలి ఇది ith ఆడ్ నెంబర్ ను ట్రాక్ చేస్తుంది మరియు మేము దానిని సమ్ కి యాడ్ చేస్తున్నాము మరియు మేము k ను రెండు ఇంక్రిమెంట్లతో పెంచుతున్నాము అంటే 1 నుండి మనం 3 5 7 9 మొదలైన వాటికి వెళ్తాము మరియు ఇది మొత్తం సెటప్ మనం దీనిని మెంటల్ గా అనుకరించాలనుకుంటున్నామని చెప్పండి ప్రారంభంలో సమ్ అనేది 0 మరియు k అనేది 1 గా ఉంటుంది మేము లూప్ను ప్రారంభిస్తాము మేము లూప్ను ప్రారంభించినప్పుడు i 1 మరియు i 20 ఉంటే మేము తనిఖీ చేస్తాము ఇది నిజానికి ట్రూ అవుతుంది కాబట్టి సమ్ ప్లస్ అనేది k కి సమానం అవుతుంది కాబట్టి ఈ ప్లస్ ఈక్వల్ టు తప్పనిసరిగా సమ్ సమ్ K కి షార్ట్కట్ అవుతుంది సమ్ అనేది 0 అవుతుంది ఇప్పుడు మనం దానికి 1ని యాడ్ చేస్తున్నాము కాబట్టి సమ్ అనేది 1 అవుతుంది మరియు k కి మేము దానికి 2ని యాడ్ చేస్తున్నాము కాబట్టి k అనేది 3 అవుతుంది దాని ముగింపులో మేము వెళ్లి ఎక్స్ప్రెషన్ని 3తో ఎవాల్యుయేట్ చేస్తాము ఇది i ప్లస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు i అనేది 2 అవుతుంది కాబట్టి ఇది లూప్ యొక్క ఒక బాడీ ఈ సమయంలో మేము మళ్లీ వెళ్లి i 20 అని తనిఖీ చేయండి అది నిజం కాబట్టి ఇప్పుడు మేము సమ్ ప్లస్ అనేది k కి సమానం కాబట్టి 1 మరియు 3 యాడ్ చేయండి సమ్ 4 అవుతుంది మరియు k అనేది రెండు సార్లు ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి k అనేది 5 అవుతుంది చివరకు ఈ ఇటరేషన్ ముగింపులో i అనేది 2 అవుతుంది ముఖ్యంగా మనం ఏమి చేస్తున్నామంటే మేము i ని పెంచుతున్నాము మరియు మేము దీన్ని సరిగ్గా 20 సార్లు చేస్తాము కాబట్టి మేము నెంబర్ 1 3 5 7 నుండి 20 వరకు వెళ్తాము కాబట్టి ఇది చాలా సులభమైన ప్రోగ్రామ్ కానీ ఇది మీకు ఫర్ లూప్ యొక్క ప్రాథమిక స్ట్రక్చర్ ని చూపుతుంది మనం ఒక చిన్న డొంకను తీసుకొని మీరు ఉపయోగించగల వివిధ రకాల ఆపరేటర్లు ఏమిటో చూద్దాం మునుపటి ఉపన్యాసంలో మనం ఇప్పటికే ని చూసాము మేము ఉపన్యాసంలో ని చూశాము ఇక్కడ మేము లార్జెస్ట్ నంబర్స్ ను మరియు మొదలైన వాటిని చూస్తున్నాము మొదలైన ఇతర ఆపరేటర్లు ఉన్నాయి కాబట్టి మీరు నెంబర్ లపై ఉపయోగించగల ఆరు ఆపరేటర్లు ఇవి కాబట్టి మీరు వాటిని పూర్ణాంకాలు మరియు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ల పై రెండింటిలోనూ ఉపయోగించవచ్చు మరీ ముఖ్యంగా లాజికల్ ఆపరేటర్లు అని పిలవబడే ఈ భావనను కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఇప్పటివరకు చూసిన ఈ విషయాలన్నింటిలోనూ మనం విశ్లేషించే ఎక్స్ప్రెషన్ కు ఒకే ఒక కండిషన్ ఉంది కొన్నిసార్లు మనకు కొన్ని కండిషన్ ల కంటే ఎక్కువ అవసరం కాబట్టి ఈ ఉదాహరణను చూద్దాం ఇక్కడ వయస్సు 45 కంటే తక్కువ ఉంటే మరియు జీతం 5000 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే మనం కొంత వర్క్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం దీన్ని ఒక కండిషన్ గా కలపాలనుకుంటున్నాము మరియు మీరు AND అనే ఈ ఆపరేటర్ని ఉపయోగించి దీన్ని చేయవచ్చు AND ఆపరేటర్ మీరు టైప్ చేసినప్పుడు మీరు ఆంపర్సండ్ ఆంపర్సండ్ గా టైప్ చేస్తారు మరియు జాగ్రత్తగా ఉండండి ఇది రెండుసార్లు అది తప్పు కాదు మనం ఆంపర్సండ్ని రెండుసార్లు టైప్ చేయాలి అది లాజికల్ AND ఆపరేషన్ కొన్నిసార్లు మనకు లాజికల్ OR కండిషన్ వంటిది అవసరం కావచ్చు కండిషన్ a లేదా కండిషన్ b నిజం కావచ్చు ఈ సందర్భంలో మనకు లాజికల్ OR ఆపరేషన్ కావాలి పైప్ || ఆపరేటర్ అని పిలవబడే దాన్ని ఉపయోగించి మీరు దాన్ని పొందుతారు కాబట్టి మీరు మీకు ఈ పైపు ని రెండుసార్లు నొక్కండి మీరు సాధారణంగా ఈ పైపును బ్యాక్ స్లాష్ గుర్తు పైన చూస్తారు కాబట్టి బ్యాక్ స్లాష్ గుర్తు మరియు పైపు సాధారణంగా ఒకే కీలో ఉంటాయి ఉదాహరణకు మనం ఒక నెంబర్ 2 యొక్క మల్టిపుల్ లేదా 3 యొక్క మల్టిపుల్ ని చూడాలనుకుంటే అప్పుడు మనం ఈ num2 0 కండిషన్ ని ఉపయోగించగలము ఇది 2 యొక్క మల్టిపుల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది num3 0 అనేది 3 యొక్క మల్టిపుల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది మరియు మధ్యలో ఈ OR ఆపరేటర్లోని జోడించడం ద్వారా ఒక నెంబర్ 2 యొక్క మల్టిపుల్ ఆ లేదా 3 యొక్క మల్టిపుల్ ఆ అని మనం తనిఖీ చేస్తున్నాము కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన విషయం మరియు మేము దానిని తదుపరి కొన్ని ఉపన్యాసాలలో ఉపయోగించవచ్చు ఫర్ లూప్కి మరొక ఉదాహరణ ని ఇవ్వాలనుకుంటున్నాము మనం nth ట్రయాంగులర్ నెంబర్ ను ప్రింట్ చేయాలనుకుంటున్నామని అనుకుందాం కాబట్టి మునుపటి ఉదాహరణలో ఇటరేషన్స్ ల నెంబర్ వాస్తవానికి ప్రోగ్రామ్లోనే తెలుసు కాబట్టి మనకు i1 i 20 ఉంది కాబట్టి మేము ఇటరేషన్స్ నెంబర్ ను తెలుసుకున్నప్పుడల్లా for లూప్ ని ఉపయోగించడం ఉత్తమం అని మనం చెప్పాము కానీ మనం ఇక్కడ ఒక ఉదాహరణను చూపించాలనుకుంటున్నాము ఇక్కడ మనకు ఇటరేషన్స్ నెంబర్ నిజంగా తెలియదు ఎందుకంటే యూజర్ దానిని ఇన్పుట్ చేయబోతున్నారు కానీ మనకు ఇప్పటికీ తెలుసు ఒకసారి ఇటరేషన్స్ నెంబర్ యూజర్ n ఇచ్చిన తర్వాత ఇటరేషన్స్ నెంబర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ చిన్న ఉదాహరణని చూద్దాం nth ట్రయాంగులర్ నెంబర్ ను కనుగొనండి ట్రయాంగులర్ నెంబర్ 1 నుండి n వరకు ఉన్న ఇంటీజర్స్ ల సమ్ గా నిర్వచించబడింది మనం ఇక్కడ కోడ్ యొక్క చిన్న భాగాన్ని చూపుతున్నాము iని మునుపటిలా ఇటరేటర్ మరియు నెంబర్ అనేది యూజర్ అడుగుతున్న nth ట్రయాంగులర్ నెంబర్ యొక్క నెంబర్ అని అనుకుందాం మరియు సమ్ అనేది మనం యూజర్ కు ఇవ్వాలనుకుంటున్న ఫలితం కాబట్టి మీకు కావలసిన ట్రయాంగులర్ నెంబర్ ఏమిటో యూజర్ ని ప్రాంప్ట్ చేయడంతో మేము ప్రారంభిస్తాము మరియు మేము దానిని యూజర్ నుండి స్కాన్ చేయబోతున్నాము మేము సున్నాకి సమానమైన సమ్ తో ప్రారంభిస్తాము కాబట్టి ఈ సమయంలో మనం యూజర్ కోరుకున్న నెంబర్ ను ఎన్నిసార్లు ఎక్సిక్యూట్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మన దగ్గర i 1 i 20 i ఉన్నది మీరు గమనించదలిచిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ నెంబర్ కాన్స్టాంట్ కాదు మునుపటి ఉదాహరణలో మేము దానిని కాన్స్టెంట్ గా కలిగి ఉన్నాము ఇప్పుడు అది కాన్స్టెంట్ కాదు కానీ ఇది యూజర్ నుండి స్వీకరించబడిన వెంటనే ఇటరేషన్స్ నెంబర్ ఫిక్స్డ్ గా ఉంటుంది మరియు ఇది for లూప్ కోసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి for i1 i number i అయితే సమ్ ప్లస్ ఈక్వెల్స్ i అవుతుంది కాబట్టి ఇది పని చేయబోయే మార్గం మీరు i1 ఇది 1కి సమానమైన నెంబర్ కంటే తక్కువ లేదా సమానంగా ఉందా లేదా అని తనిఖీ చేయబోతున్నారు యూజర్ ఇన్పుట్ చేసే నెంబర్ 5 అని చెప్పండి 1 అనేది 5 కంటే తక్కువ లేదా సమానం మీరు సమ్ కి 1ని జోడిస్తారు అప్పుడు i అనేది 2కి పెంచబడుతుంది 2 అనేది 5 కంటే తక్కువ లేదా సమానం ఆపై 2 సమ్ కి జోడించబడుతుంది మరియు మొదలైనవి కాబట్టి మీరు 1 2 3 4 మరియు 5 నెంబర్ లను జోడిస్తారు మరియు రిజల్ట్ 15 అవుతుంది కాబట్టి 5th ట్రయాంగులర్ నెంబర్ 15 అది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రింట్ అవుట్ మరొక ఉదాహరణను చూద్దాం యూజర్ దీన్ని చాలాసార్లు అడగబోతున్నారు కాబట్టి యూజర్ సమ్ nth త్రిభుజాకార నెంబర్ ను అడగబోతున్నారు కానీ అతనికి అలాంటి ఐదు నెంబర్ లు కావాలి కాబట్టి మీరు దీన్ని చేయగల ఒక మార్గం ఏమిటంటే ప్రోగ్రామ్ను ఐదుసార్లు ఎక్సిక్యూట్ చేయమని మీరు యూజర్ ని అడగవచ్చు కానీ అది కోరుకునే మార్గం కాదు దీనికి బదులుగా మనకు ముందుగా తెలిసినట్లయితే యూజర్ కు ఐదు ట్రయాంగులర్ నెంబర్ లు కావాలి కానీ ప్రతిసారీ యూజర్ వేరే ట్రయాంగులర్ నెంబర్ ను అడగవచ్చు మరియు అది మనకు ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఇక్కడ for లూప్ ఉంది మరియు ఈ for లూప్ మేము యూజర్ నుండి ఐదు నెంబర్ లను అడగబోతున్నాం అనే వాస్తవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వెలుపల ఉన్న ఈ లూప్లోని ప్రతి బాడీలో మనకు ఇది nth ట్రయాంగులర్ నెంబర్ ను కనుగొంటుంది మేము యూజర్ నుండి n ని అడగడం మరియు nth ట్రయాంగులర్ నెంబర్ ను కనుగొని దానిని ముద్రించడం వంటి ఐదు ఇటరేషన్స్ చేస్తున్నాము మరియు మీరు గమనించినట్లయితే మేము ఈ బ్లూ కలర్ బాడీ ని కలిగి ఉన్నాము ఇది for లూప్ అవుట్ సైడ్ లో ఉంది మరియు ఈ ఆరెంజ్ కలర్ బాడీ ఇది for లూప్ లోపలి భాగం లో ఉంది కాబట్టి మనం ఏమి చేసాము అంటే మరొక for లూప్ లోపల మనం nested for లూప్ ని కలిగి ఉన్నాము మరియు ఇది కూడా చాలా ఉపయోగకరమైన విషయం మేము ఈ బయటి లూప్ను కౌంటర్లో నడుపుతున్నాము మరియు లోపలి లూప్ iలో నడుస్తుంది కాబట్టి మనకు రెండు ఇరేటర్లు ఉన్నాయి మరియు ఈ ప్రోగ్రామ్ ఏమి చేస్తుంది లేదా ఈ కోడ్ సెగ్మెంట్ ఏమి చేస్తుంది అంటే ఇది యూజర్ ని వారు కోరుకునే ట్రయాంగులర్ నెంబర్ ఏమిటో ఐదుసార్లు అడగబోతోంది మరియు ప్రతిసారి నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత అది ట్రయాంగులర్ నెంబర్ ను కనుగొని దానిని ప్రింట్ చేస్తుంది కాబట్టి మీరు వెళ్లి ఈ కోడ్ని వ్రాసి ఏమి జరుగుతుందో చూడాలని మేము సూచిస్తున్నాము మనం తదుపరి కన్స్ట్రక్ట్ కి వెళ్దాం ఇది వైల్ కన్స్ట్రక్ట్ కాబట్టి వైల్ కన్స్ట్రక్ట్ యొక్క సాధారణ రూపం వైల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ మరియు మునుపటిలాగే స్టేట్మెంట్ అనేది కోడ్ యొక్క బ్లాక్ అవుతుంది కాబట్టి సాధారణంగా మీరు దానిని బ్రేసెస్ లలో ఉంచారు అర్థశాస్త్రం ఏమిటంటే మీరు ఈ క్రింది విధానాన్ని రిపీట్ చేస్తారు మీరు మొదట ఎక్స్ప్రెషన్ ను అంచనా వేయండి ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మీరు స్టేట్మెంట్ ను ఎక్సిక్యూట్ చేస్తారు ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే మీరు లూప్ నుండి నిష్క్రమించండి కాబట్టి ఫర్ లూప్లో లూప్ నుండి నిష్క్రమించడం ముందుగా తెలిసిపోతుంది మీరు నిర్దిష్ట సంఖ్యలో ఇటరేషన్స్ కోసం దీన్ని ఎక్సిక్యూట్ చేస్తారు మరియు మీరు లూప్ నుండి నిష్క్రమిస్తారు అయితే వైల్ లూప్లో ఎక్స్ప్రెషన్ ఫాల్స్ గా మారిన తర్వాత మీరు నిష్క్రమిస్తారు అంటే లూప్ లోపల ఎక్స్ప్రెషన్ తప్పనిసరిగా మారాలి లూప్ లోపల ఎక్స్ప్రెషన్ మారకపోతే మీకు అనంతమైన లూప్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఎల్లప్పుడూ ట్రూ అవుతుంది మేము లూప్ యొక్క బాడీ ని ఇన్ఫైనేట్ గా ఎక్సిక్యూట్ చేస్తూనే ఉంటాము ఒక చిన్న ఉదాహరణ ను చూద్దాం మేము కేవలం 5 ఇంటీజర్స్ ను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పండి మొదటి 5 ఇంటీజర్స్ మొదటి 5 ధనాత్మక నెంబర్ లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం 1 నుండి 5 వరకు లూప్ మరియు ప్రింటింగ్తో దీన్ని చేయగలము చిన్న కోడ్ సెగ్మెంట్ని చూపిస్తున్నాము అది వేరేది చేస్తుంది కాబట్టి మన దగ్గర ఇంటీజర్ గణన 1 కి సమానం కాబట్టి మేము ప్రారంభించిన గణనను 1కి సమానం చేస్తాము ఇది C లో సాధ్యమవుతుంది అప్పుడు వైల్ కౌంట్5 అవుతుంది ప్రింట్ కౌంట్ మరియు కౌంట్ ప్లస్ ప్లస్ కాబట్టి మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మనం ఇక్కడ కలిగి ఉన్న ఈ గణన వాస్తవానికి మారుతోంది మనకు ఇది లేకుంటే కౌంట్ ఎప్పటికీ 1 అవుతుంది అయితే 1 అనేది 5 కంటే తక్కువగా ఉంటుంది ప్రింట్ కౌంట్ మేము ఇన్ఫైనేట్ లూప్లో 1ని ప్రింట్ చేస్తాము అయితే ఈ కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వ్యాల్యూ ను మారుస్తుంది కాబట్టి తదుపరిసారి మీరు 2 5 ఉందో లేదో తనిఖీ చేస్తారు అప్పుడు మీరు 3 5 అని తనిఖీ చేస్తారు ఏదో ఒక సమయంలో కౌంట్ 6 అవుతుంది 5 6 అనేది ఫాల్స్ అవుతుంది ఆ సమయంలో మీరు లూప్ నుండి నిష్క్రమిస్తారు మరియు మీరు ఈ లొకేషన్ కి తరలిస్తారు మీరు while లూప్ నుండి నిష్క్రమించండి కాబట్టి while లూప్ కోసం ఇది సహజమైన ఉపయోగం కాబట్టి ఫర్ లూప్ ఉపయోగించి దీనిని తిరిగి ఇవ్వవచ్చు అయితే while లూప్ ఎలా పనిచేస్తుందో చూపించడానికి ఇది ఒక సాధారణ ఉదాహరణ మరింత ఖచ్చితమైన ఉదాహరణను చూద్దాం ఇక్కడ ఇటరేషన్స్ ల నెంబర్ వాస్తవానికి తెలియదు కాబట్టి రెండు పాజిటివ్ నెంబర్ ల యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ని కనుగొనడం మనం చేయబోయే సమస్య యూజర్ రెండు పాజిటివ్ నెంబర్ లను ఇచ్చారని అనుకుందాం n కంటే m ఎక్కువ అని కూడా అనుకుందాం రెండు నెంబర్ లు ఉన్నాయి మీకు m మరియు n లు ఇవ్వబడ్డాయి మరియు వాస్తవానికి n కంటే m ఎక్కువ అని అనుకుందాం అది కాకపోతే మీరు దానిని ఆ క్రమంలో ఇవ్వమని యూజర్ ని అడగవచ్చు లేదా మీరు m మరియు n లను మార్చవచ్చు తద్వారా m వాస్తవానికి n కంటే ఎక్కువ అవుతుంది ఇది ప్రధాన విషయం కాదు కానీ మీరు GCD యొక్క ఈ భావనను చూడాలని మేము కోరుకుంటున్నాము మేము యూక్లిడ్ యొక్క అల్గోరిథం అనే అల్గారిథమ్ని ఉపయోగించబోతున్నాము మరియు ఇది క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి ఇది చాలా పాత అల్గోరిథం మరియు ఇది చాలా చక్కని అల్గోరిథం కాబట్టి మనం రెండు పాజిటివ్ నెంబర్ ల GCDని కనుగొనాలనుకుంటే mn యొక్క GCD nmn యొక్క GCD వలె ఉంటుంది ఇక్కడ అంటే మాడ్యులో అవుతుంది దానిని చూపించడానికి మన దగ్గర రెండు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం 43 మరియు 13 యొక్క GCDని కనుగొనాలనుకుంటున్నామని అనుకుందాం ఈ సందర్భంలో చూడండి m 43 మరియు n 13 అవుతుంది మరియు m వాస్తవానికి 13 కంటే ఎక్కువ కాబట్టి మేము సంతృప్తి చెందాలనుకుంటున్న కండిషన్ ఇది మేము 43 13 తో ప్రారంభిస్తాము కాబట్టి 43 13 అనేది 4 అవుతుంది ఎందుకంటే 13 3 39 అవుతుంది కాబట్టి 43ని 13తో భాగిస్తే రిమైండర్ 4 వస్తుంది ఇప్పుడు మీరు 13 మరియు రిమైండర్ 4 ని తీసుకోండి మీరు 13 4 ని చేయండి అది 1 అవుతుంది ఆపై మీరు 4 1 ని తీసుకుంటారు ఇది 0 అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆపివేసి దీన్ని GCD గా నివేదించండి కాబట్టి 43 మరియు 13 రెండూ ప్రధాన నెంబర్ లు కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి మన్ ఫ్యాక్టర్ నిజానికి 1 అవుతుంది కాబట్టి 1 అనేది GCD అవుతుంది డిఫరెన్స్ ఉదాహరణను చూద్దాం m 96 మరియు n 28 అని చెప్పుకుందాం మేము 9628 తో ప్రారంభిస్తాము కాబట్టి 28 3 అంటే 84 అవుతుంది కాబట్టి రిమైండర్ అనేది 12 అవుతుంది అప్పుడు మీరు 28 మాడ్యులోను తీసుకుంటారు మునుపటి రిపీట్ లో మీరు పొందిన రిమైండర్ 28 12 అనేది 4 అవుతుంది మరియు 12 4 అనేది 0 అవుతుంది కాబట్టి ఈ రెండు ఉదాహరణల్లోనూ ఇటరేషన్స్ ల నెంబర్ 3 అని మనకు తెలుసు ఎందుకంటే మేము దానిని వర్క్ చేసాము ముందస్తుగా మీకు అవసరమైన ఇటరేషన్ నెంబర్ ఏమిటో తెలియకపోవచ్చు కాబట్టి రెండు నెంబర్ లు ఇచ్చినట్లయితే ముందస్తుగా అవసరమయ్యే ఇటరేషన్స్ ల నెంబర్ మీకు తెలియదు అటువంటి సందర్భాలలో while లూప్ సహజ ఎంపిక అవుతుంది ఈ బేసిక్ కోడ్ని చూద్దాం m n ఉంటే మనం ప్రారంభిస్తాము m n ఉంటే mn యొక్క GCD అనేది n mn యొక్క GCD అవుతుంది మేం చేయాలనుకున్నది ఇదే మరియు కోడ్ విభాగం క్రింది విధంగా ఉంది కాబట్టి v ఇప్పటికే 0 అయితే అప్పుడు చేయడానికి ఏమీ లేదు అయితే లేకుంటే మనం చేసేది temp అనే టెంపరరీ వేరియబుల్ మేము uv ని కనుగొంటాము ఇది u మాడ్యులో v అవుతుంది అది temp గా వెళుతుంది మరియు ఒకసారి మీరు అలా చేస్తే u స్వయంగా v అవుతుంది మరియు v అనేది temp అవుతుంది మేము ఇక్కడ ఏమి చేసాము కాబట్టి ఇక్కడ m మరియు n అని పిలుస్తారు ప్రోగ్రామ్లో దీనిని u మరియు v అని పిలుస్తారు కాబట్టి మేము రిమైండర్ని తీసుకున్నాము మరియు మేము దానిని v అని పిలుస్తాము మరియు మునుపటి డివైజర్ను తీసుకోండి దీనిని u అని పిలుస్తాము మరియు మేము దీనిని రిపీట్ చేస్తాము దాని ముగింపులో v ఏదో ఒక సమయంలో 0 అవుతుంది మరియు మీరు u ని GCD గా నివేదిస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ యొక్క లాజిక్పై కాకుండా కంస్ట్రక్ట్ పైనే శ్రద్ధ చూపుదాం మన దగ్గర whilev కాబట్టి మేము ఈ కండిషన్ ను ఉల్లంఘించే వరకు దీన్ని చేస్తూనే ఉంటాము మరియు మనకు ఇక్కడ రెండు బ్రేసెస్ ఉన్నాయి ఇది లూప్ యొక్క బాడీ ని సూచిస్తుంది ఇది లూప్ యొక్క బాడీ ముందుగా మనకు ఇటరేషన్స్ ల నెంబర్ తెలియదు ఇక్కడ లూప్ లో ఇటరేషన్ లని కౌంట్ చేసేది ఏమీ లేదని చూడగలము అయినప్పటికీ ఏదో ఒక సమయంలో v అనేది 0 అవుతుందని మేము ఆశిస్తున్నాము కాబట్టి v ఏ సమయంలోనైనా 0 గా మారదు అప్పుడు ఈ while లూప్ అనేది ఇన్ఫైనేట్ లూప్ అవుతుంది కానీ మనం ఇక్కడ చేస్తున్న నెంబర్ లు మరియు ఆపరేషన్ల లక్షణం కారణంగా v అనేది ఏదో ఒక సమయంలో 0 అవుతుంది మరియు u అనేది రెండు నెంబర్ ల GCD అవుతుంది మళ్లీ మీకు సూచిస్తున్నది ఏమిటంటే మీరు వెళ్లి వేర్వేరు ఉదాహరణలను ప్రయత్నించండి మరియు ఇది వాస్తవానికి సరైనదని నిర్ధారించుకోండి మేము ధృవీకరించాము ఈ అల్గోరిథం వాస్తవానికి సరైనదే చివరగా while లూప్ కోసం చివరి ఉదాహరణను ఇస్తాను మళ్లీ ఇందులో ఈ సమయంలో మనం ఎక్సిక్యూట్ చేయబోయే ఇటరేషన్స్ ల నెంబర్ మాకు తెలియదు సమస్య ఏమిటంటే సానుకూల నెంబర్ యొక్క రివర్స్ను కనుగొనడం మనం 234 నెంబర్ ని రివర్స్ చేయాలనుకుంటున్నాము అది 432 అవుతుంది కాబట్టి రివర్స్ని కనుగొనడానికి మనకు మూడు ఇటరేషన్స్ కావాలి కానీ మనం ఒక నెంబర్ ను ఇవ్వగలము అది 19574 మరియు ఇది ఐదు అంకెల నెంబర్ మీకు ఐదు ఇటరేషన్స్ అవసరం సాధారణంగా మనం మీకు n డిజిట్స్ నెంబర్ ను ఇస్తే మీకు n ఇటరేషన్స్ అవసరం ముందుగా మీకు యూజర్ ఇవ్వబోయే అంకెల నెంబర్ తెలియదు మేము అనుసరించబోయే అల్గోరిథం క్రింది విధంగా ఉంటుంది నెంబర్ 0 అయ్యే వరకు నెంబర్ మాడ్యులో 10ని కనుగొనడం ద్వారా నెంబర్ యొక్క చివరి అంకెను సంగ్రహించండి మీరు ఒక నెంబర్ ను తీసుకొని నెంబర్ యొక్క మాడ్యూలో 10ని కనుగొనండి అది మీకు చివరి అంకెను ఇస్తుంది రిజల్ట్ ని 10తో మల్టిప్లై చేసిన తర్వాత ప్రస్తుత డిజిట్ దాని ఫలితం యొక్క తదుపరి డిజిట్ గా అవుతుంది కాబట్టి దీన్ని స్పష్టం చేయడానికి మేము మీకు సరళమైన ఉదాహరణ చూపిస్తాము x అనేది ఇవ్వబడిన నెంబర్ మరియు y అనేది కంప్యూటెడ్ నెంబర్ యూజర్ ఇన్పుట్ 56342 అని చెప్పండి అది రివర్స్ చేయబడాలి కాబట్టి 2 అనేది ఫలితంగా లభించే నెంబర్ లో మొదటి డిజిట్ అవుతుంది ఫలితంగా లభించే నెంబర్ లో మొదటి డిజిట్ 2 కావాలని మేము కోరుకుంటున్నాము మనం చేసే విధానం ఏమిటంటే మనం 56342 తీసుకొని మాడ్యులో 10 చేస్తే అది రిమైండర్ 2 ను మాత్రమే పొందుతాము ఇది చివరి డిజిట్ ను మాత్రమే సంగ్రహిస్తుంది మీరు దానిని తీసుకోండి మునుపటిదాన్ని 10తో మల్టిప్లై చేసి దానికి దీన్ని యాడ్ చేయండి తద్వారా రిజల్ట్ 2 వస్తుంది మీరు చేసేది 56342 5634ని పొందేందుకు దానిని 10తో భాగించండి మన ఉద్దేశ్యం ఏమిటంటే డివిజన్ ద్వారా మీరు కోషెంట్ ని మాత్రమే పొందుతారు మరియు ఫ్రాక్షనల్ పార్ట్ ని కాదు 56342 అనేది 10 ద్వారా డివైడ్ చేయబడుతుంది కోషెంట్ 5634 అవుతుంది ఈ సమయంలో మీరు మళ్లీ 10 ని చేయండి మీరు 4 ని మాత్రమే పొందుతారు మీరు 4ని తీసుకొని 2 10కి దానిని యాడ్ చేయండి అప్పుడు నెంబర్ 24 అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మేము చివరి రెండు డిజిట్స్ ను తీసుకొని దానిని రివర్స్ చేశాము ఆపై మీరు 5634 ని తీసుకుని దాన్ని మళ్లీ 10తో భాగించి 563ని పొందుతారు మీరు ఇలా చేస్తూనే ఉంటే ఏదో ఒక సమయంలో మీకు 24365 వస్తుంది ఇది 56342కి రివర్స్ అవుతుంది కానీ ఆ సమయంలో x అనేది 0 అవుతుంది మరియు ఇది టర్మినేషన్ కండిషన్ కాబట్టి x అనేది 0 అయ్యే వరకు మీరు దీన్ని చేస్తూనే ఉంటారు మరియు ఇది while లూప్ని ఉపయోగించే సహజ మార్గం ప్రోగ్రామ్ని చూద్దాం మనకు x 0 మరియు y 0 ఉన్నాయి మరియు యూజర్ ఇన్పుట్ నంబర్ను ఇవ్వాలని మీరు ఆశించారు ఇంటీజర్ ని ఇన్పుట్ చేయండి మరియు మీరు దాన్ని యూజర్ నుండి స్కాన్ చేయండి యూజర్ 0ని ఇన్పుట్ చేస్తే x అనేది 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కండిషన్ ని తనిఖీ చేస్తారు యూజర్ 0ని ఇన్పుట్గా ఇచ్చారని అనుకుందాం అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా ఎక్సిక్యూట్ చేయబడదు మీరు నేరుగా వెళ్లి y 0 అని ప్రింట్ చేయవచ్చు యూజర్ పాజిటివ్ నెంబర్ లను లేదా 0ని మాత్రమే ఇన్పుట్ చేస్తారని కూడా మేము అనుకుంటాము యూజర్ 0ని ఇన్పుట్ చేస్తే ఈ సమయంలో ఎక్సిక్యూట్ చేయబడదు కాబట్టి రివర్స్ నెంబర్ కూడా 0 అవుతుంది అయితే యూజర్ ఏదైనా నెంబర్ ను 0 కంటే ఎక్కువ ఇన్పుట్ చేస్తే అప్పుడు మనకు y 10y x10 ఉంటుంది కాబట్టి మీరు ఎవాల్యుయేషన్ ఆర్డర్ ని గుర్తుంచుకోవాలి మనకు ఇక్కడ పారాంథసిస్ ఉన్నాయి ఇది ముందుగా ఎవాల్యుయేట్ చేయబడుతుంది మరియు అది x యొక్క మాడ్యూలో 10 ని చేస్తోంది అది చివరి డిజిట్ ను సంగ్రహిస్తుంది కానీ అది దానికి 10y ని యాడ్ చేస్తుంది x కూడా 10 ఫ్యాక్టర్ ద్వారా తగ్గిపోతుంది గుర్తుంచుకోండి - x అనేది ఇంటీజర్ - ఇంటీజర్ డివిజన్ మీకు ఇంటీజర్ అనేది ఇంటీజర్ ద్వారా డివైడ్ చేయబడింది అది మీకు కోషెంట్ ని మాత్రమే ఇస్తుంది మరియు ఇది పార్షియల్ పార్ట్ ని కత్తిరించింది కాబట్టి x ప్రతిసారీ 10 ఫ్యాక్టర్ ద్వారా తగ్గుతూ ఉంటుంది దాని ముగింపులో మీకు x 0 ఉంది ఆ సమయంలో ఈ while కండిషన్ ఇకపై నిజం కాదు అది ఫాల్స్ అయినప్పుడు మీరు లూప్ చివరకి వచ్చి మీరు రివర్స్ నంబర్ను ప్రింట్ చేస్తారు ఇది పూర్తి ప్రోగ్రామ్ సెగ్మెంట్ మీరు దానిని మీ ఎడిటర్లో టైప్ చేసి కంపైల్ చేస్తే అది వర్క్ అవుతుంది మనం మూడవ కన్స్ట్రక్ట్ కి వెళ్దాం ఇది డూ వైల్ కన్స్ట్రక్ట్ మరియు జనరల్ ఫామ్ డూ స్టేట్మెంట్ while ఎక్స్ప్రెషన్ అర్థశాస్త్రం క్రింది విధంగా ఉంది స్టేట్మెంట్లను ఎక్సిక్యూట్ చేసి ఆపై ఎక్స్ప్రెషన్ ను అంచనా వేయండి ముఖ్య భావన ఏమిటంటే మీరు దానిని ఒకసారి ఎక్సిక్యూట్ చేసి ఆపై మీరు ఎక్స్ప్రెషన్ ను అంచనా వేయండి ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మీరు స్టేట్మెంట్ ను మళ్లీ ఎక్సిక్యూట్ చేయండి లేకపోతే లూప్ నుండి నిష్క్రమించండి ఈ do while కన్స్ట్రక్ట్ అనేది for మరియు while కన్స్ట్రక్ట్ కి భిన్నంగా ఉంటుంది for మరియు while కన్స్ట్రక్ట్ రెండూ కూడా ఒకసారి లూప్ యొక్క బాడీని ఎక్సిక్యూట్ చేయడానికి ముందు కండిషన్ ని ఒకసారి తనిఖీ చేస్తాయి అయితే do while లో కండిషన్ ని తనిఖీ చేయడానికి ముందు కనీసం ఒక్కసారైనా లూప్ బాడీ ఎక్సిక్యూట్ అవుతుంది మనం ఒక నిర్దిష్ట ఉదాహరణను చూద్దాం ఇక్కడ do while సహజంగా ఉంటుంది ఇన్పుట్ నంబర్లు స్పెసిఫిక్ రకంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము అనుకుందాం కాబట్టి మేము మీకు ముందుగా ఒక ఉదాహరణ ను చూపించాము ఇక్కడ యూజర్ ఇన్పుట్ చేసిన నెంబర్ 3 యొక్క మల్టిపుల్ అవునా లేదా కాదా అని మేము తనిఖీ చేస్తున్నాము అది కాకపోతే మరోసారి ఈ ఇన్పుట్ ఇవ్వమని మేము యూజర్ ని ప్రాంప్ట్ చేసాము మరియు మేము దానిని స్కాన్ చేసాము కానీ యూజర్ వాస్తవానికి ఒక నెంబర్ ను ఇన్పుట్ చేస్తారని మాకు ఎటువంటి హామీ లేదు ఇది 3 యొక్క మల్టిపుల్ అంటే యూజర్ వాస్తవానికి 3 యొక్క మల్టిపుల్ ని ఇన్పుట్ ఇచ్చే వరకు మనం యూజర్ ని పదే పదే అడుగుతూనే ఉండాలి ఇది do while కన్స్ట్రక్షన్తో చేయడం సహజమైన విషయం ఈ సెటప్లో ఏమి జరుగుతుందో ఇక్కడ చూద్దాం మునుపటిలాగా ముందు లాజిక్ ను చూద్దాం ఆ తర్వాత స్ట్రక్చర్ని చూద్దాం కాబట్టి మీరు మొదటి సారి ఒక do ని కలిగి ఉన్నారు తనిఖీ చేయడానికి ఏమీ లేదు మీరు దీన్ని స్క్రీన్పై ప్రింట్ చేయడం ద్వారా యూజర్ ని ప్రాంప్ట్ చేస్తారు మరియు యూజర్ ఒక నెంబర్ ను నమోదు చేయాలని భావిస్తున్నారు యూజర్ మైనస్ 5 ఇన్పుట్ ని ఇచ్చాడు అని చెప్పుకుందాం దీని తర్వాత మీరు వెళ్లి లూప్ని తనిఖీ చేయండి కాబట్టి ఇప్పుడు మేము లేదా లాజికల్ AND యొక్క ఉదాహరణను చూస్తాము కాబట్టి x 0 మరియు x3 0 యూజర్ మైనస్ 5 నమోదు చేసినట్లు చెప్పనివ్వండి మైనస్ 5 అనేది 0 కంటే ఎక్కువ కాదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ గా అంచనా వేయబడుతుంది మరియు ఈ కండిషన్ కూడా వాస్తవానికి నిజం కాబట్టి మైనస్ 5 మోడ్ 3 అనేది 0కి సమానం కాదు ఏది ఏమైనప్పటికీ ఇది ఫాల్స్ గా ఎవాల్యుయేట్ చేయబడుతుంది మరియు ఇది ట్రూ గా ఎవాల్యుయేట్ చేయబడుతుంది కాబట్టి మొత్తం ఎక్స్ప్రెషన్ ఫాల్స్ గా ఎవాల్యుయేట్ చేయబడుతుంది అందువల్ల యూజర్ మరొక నంబర్ను నమోదు చేయాలి ఈ సమయంలో మీరు ఇక్కడకు తిరిగి వెళ్లి తనిఖీ చేయడానికి ఏమీ లేదు మీరు వెళ్లి దీన్ని మరోసారి స్క్రీన్పై ప్రింట్ చేయండి మీరు యూజర్ ఇన్పుట్ను మరోసారి స్కాన్ చేయండి ఇప్పుడు యూజర్ 9 ని ఇన్పుట్ ఇచ్చాడు అని అనుకుందాం ఇన్పుట్ 9 అయితేx0 అనేది ట్రూ అవుతుంది అయినప్పటికీ x3 ఇప్పటికీ 0గా ఉంటుంది కాబట్టి ఈ while కండిషన్ ఇప్పటికీ ఫాల్స్ గా ఉంటుంది మీరు తిరిగి వెళ్లి ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ చేస్తారు ఇప్పుడు యూజర్ 5 ని ఇన్పుట్ చేశాడు అని చెప్పుకుందాం మేము ముందుగా మైనస్ 5 ఇచ్చాము తరువాత 9 ని ఇచ్చాము యూజర్ ఇప్పుడు 5ని ఇన్పుట్గా ఇస్తారని అనుకుందాం మరియు ఈ సమయంలో 50 అనేది ట్రూ అవుతుంది మరియు 5 మోడ్ 3 అనేది 0కి సమానం కాదు ఇది కూడా నిజం కాబట్టి 5 అనేది వ్యాలిడ్ అయ్యే యూజర్ ఇన్పుట్ ఈ సమయంలో కండిషన్ నిజమని అంచనా వేస్తుంది అందువలన మీరు ఇక్కడ ఆపండి ఒక నిర్దిష్ట కండిషన్ సంతృప్తి చెందే వరకు మీరు దీన్ని కొనసాగించండి కాబట్టి కంస్ట్రక్ట్ ని చూద్దాం మాకు కీ పదం do తర్వాత కోడ్ బ్లాక్ ఉంటుంది మరియు లూప్ యొక్క బాడీ ఇదే కాబట్టి ఇక్కడ ఇది సెటప్ యొక్క మొత్తం స్ట్రక్చర్ దీనిని సారాంశంలో చూద్దాం ఫర్ లూప్లో మన దగ్గర ఉన్నది ఇనీషలైజేషన్ కండిషన్తో ప్రారంభించడం మేము మొదట ఎక్స్ప్రెషన్ ను తనిఖీ చేస్తాము అది నిజమైతే మీరు బాడీ ని ఎవాల్యుయేట్ చేయండి మీరు కొంత లూప్ ఇంక్రిమెంట్ చేసి తిరిగి వెళ్లండి మరియు మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ను మరోసారి విశ్లేషించాలి ఏదో ఒక సమయంలో మీరు చేస్తున్న ఈ లూప్ ఇంక్రిమెంట్ ఎక్స్ప్రెషన్ ను ఉల్లంఘిస్తుంది ఆ సమయంలో మీరు ఎగ్జిట్ అవుతారు మరియు అది ఫాల్స్ బ్రాంచ్ మీరు while లూప్ను చూస్తే while లూప్ కొంత బాడీ తో ప్రారంభమవుతుంది మరియు ఇది ముందుగా ఎక్స్ప్రెషన్ ను తనిఖీ చేస్తుంది ఇది నిజమైతే మీరు లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేయండి మరియు తిరిగి వచ్చి ఎక్స్ప్రెషన్ ను ఎవాల్యుయేట్ చేస్తుంది అది ఫాల్స్ అయితే మీరు లూప్ నుంచి ఎగ్జిట్ అవుతారు కాబట్టి గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఇక్కడ కలిగి ఉన్న ఈ బాడీ తప్పనిసరిగా ఎక్స్ప్రెషన్ యొక్క ఎవాల్యూయేషన్ ని మార్చే ఏదో ఒక దాన్ని కలిగి ఉండాలి ఇది ఎక్స్ప్రెషన్ యొక్క ఎవాల్యూయేషన్ ని మార్చకుంటే మీరు ఈ లూప్ను ఎప్పటికీ చేస్తూనే ఉంటారు దీనిని మేము నివారించాలనుకుంటున్నాము మరియు do while ఈ రెండింటికి భిన్నంగా ఎలా ఉంటుందో ఈ చిత్రం మీకు స్పష్టంగా చూపిస్తుంది ఎక్స్ప్రెషన్ని ఒకసారి తనిఖీ చేయడానికి ముందు కూడా మేము లూప్ యొక్క బాడీని కలిగి ఉన్నాము కాబట్టి మీరు బాడీ ని ఎక్సిక్యూట్ చేసిన తర్వాత మీరు ఎక్స్ప్రెషన్ ను తనిఖీ చేస్తారు అది నిజమైతే మీరు వెనక్కి వెళ్లి బాడీ ని మరోసారి ఎక్సిక్యూట్ చేయండి అది ఫాల్స్ అయితే మీరు లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వండి మరియు ఇవి C లో అందుబాటులో ఉన్న మూడు ప్రాథమిక కంస్ట్రక్ట్ లు మరియు సమస్యను బట్టి మీరు సముచితంగా ఒకదాన్ని ఎంచుకోవాలి సారాంశంలో మీరు లూప్ యొక్క బాడీని ఎక్సిక్యూట్ చేయాల్సిన ఇటరేషన్స్ ల నెంబర్ మీకు తెలిసినప్పుడు లూప్లు ఉపయోగించబడతాయి మీరు బాడీ కి చేరుకోవడానికి ముందే కనీసం ఒక్కసారైనా కండిషన్ ని తనిఖీ చేయాలనుకుంటే while లూప్ ఉపయోగించబడుతుంది అయితే మీకు ముందస్తుగా అవసరమైన ఇటరేషన్స్ ల నెంబర్ మీకు తెలియదు మరియు మీరు ఎక్స్ప్రెషన్ని తనిఖీ చేసే ముందు కూడా కనీసం ఒక్కసారైనా బాడీని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే do while ఉపయోగించబడుతుంది కానీ బాడీని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో మీకు తెలియదు లూప్ బిహేవియర్ ను మార్చడానికి రెండు మార్గాలు ఉన్నాయి బ్రేక్ మరియు కంటిన్యూ అనే రెండు కీలక పదాలు ఉన్నాయి ఈ మాడ్యూల్లో దీని గురించి మాట్లాడటం లేదు వాటి అవసరాన్ని బట్టి మేము దీనిని తరువాత చూస్తాము ఇప్పటివరకు మేము మీకు ప్రోగ్రామ్ విభాగాలను చూపించడానికి dev C ని ఉపయోగిస్తున్నాము మనం ఇంతకు ముందు వాగ్దానం చేసాము మీరు ఈ dev C ని ఎక్కడ పొందవచ్చో మేము సూచిస్తాము దీనిని sourceforge netprojectsorwelldevcpp వెబ్సైట్లో కనుగొనవచ్చు ఇది దాదాపు 42 మెగా బైట్ల పరిమాణంలో ఉంటుంది మీరు కంపైలర్ డీబగ్గర్ గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ మొదలైనవాటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది దాదాపు 42 MB పరిమాణాన్ని తీసుకుంటుంది మీరు దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించడం ప్రారంభించాలని మేము సూచిస్తున్నాము సెటప్ చేయడానికి కొన్ని నిమిషాలు పడుతుంది మరియు ఎక్కువ కాదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైన విషయం కాబట్టి వాస్తవానికి అనేక ఇతర డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లు ఉన్నాయి మీరు ఇప్పటికే ఒక IDEని ఉపయోగిస్తుంటే ముందుకు సాగండి మరియు దాన్ని ఉపయోగించండి మీరు Linux వరల్డ్ నుండి వస్తున్నట్లయితే మీరు బహుశా షెల్కు అలవాటుపడి ఉండవచ్చు మరియు మీరు ఇప్పటికే GCC లేదా అటువంటి కంపైలర్ని ఇన్స్టాల్ చేసి ఉండవచ్చు మీరు వాటితో సుపరిచితులైనట్లయితే మీరు ముందుకు వెళ్లి వాటిని కూడా ఉపయోగించవచ్చు కానీ మేము dev C ని ఉపయోగించి డెమోని చూపుతున్నాము మీరు ఏమి చేస్తున్నారో మీరు ట్రాక్ చేయగలిగేలా దీన్ని వాస్తవంగా ఉపయోగించడం అర్థవంతంగా ఉండవచ్చు మీరు ప్రోగ్రామింగ్కు కొత్త అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను సూచించిన విధంగా ఇచ్చిన సమస్యలను మీరు ఆచరణలో పెట్టండి కొన్ని సార్లు మేము పూర్తి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ను ఇచ్చాము కొన్ని సందర్భాలలో మేము కోడ్ విభాగాలను మాత్రమే ఇస్తున్నాము కానీ మీరు పూర్తి ప్రోగ్రామ్ రాయాలి మీకు వీలైనప్పుడల్లా మీరు పూర్తి ప్రోగ్రామ్లను వ్రాస్తారు మరియు అది అవసరమైనప్పుడు ప్రోగ్రామ్లను ఎక్సిక్యూట్ చేయండి మీ స్వంత ఇన్పుట్లతో పరీక్షించండి మరియు మేము ఇప్పటివరకు అందించిన ప్రోగ్రామ్లు నిజంగా సరైనవని అని నిర్ధారించుకోండి మనం ఎక్కడో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు తదుపరి ఉపన్యాసానికి వెళ్లే ముందు ఒకసారి వెళ్లి ఈ సమాధానాలను సరిచూసుకోవడం మంచిది ఇప్పటివరకు ఈ వారంలో మేము C లో ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ ను చూశాము వేరియబుల్స్ యొక్క భావాలను చూశాము if స్టేట్మెంట్ని చూశాము స్విచ్ స్టేట్మెంట్ని చూశాము మరియు while మరియు do while స్టేట్మెంట్స్ ని చూశాము మనము బేసిక్ ఆపరేటర్లను మరియు ఇన్పుట్లను ఎలా ప్రింట్ మరియు స్కాన్ చేయాలో కూడా చూశాము వచ్చే వారం నుండి వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో ఈ కంస్ట్రక్ట్స్ యొక్క మరింత అధునాతన ఉపయోగాలను చూస్తాము ఇంతటితో రెండవ ఉపన్యాసం ముగింపుకి చేరుకున్నాము